ఈ ఉపన్యాసం లో మనం మరొక ప్రాథమిక సిద్ధాంతాన్ని చూద్దాం ఇది కరెంట్ సోర్స్ లకి సంబంధించినది నేను దీనిని కరెంట్ సోర్స్ ని స్ప్లిట్ చేయడం అని అంటాను అది ఎందుకు అలా పిలువబడుతుంది అనేది తరువాత మీకు స్పష్టంగా తెలుస్తుంది మనం ఏదైనా ఒక సర్క్యూట్ ని తీసుకుందాం దీనిలో ఒక కరెంట్ సోర్స్ ఉంది నేను ఈ సర్క్యూట్ మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు అది లీనియర్ లేదా నాన్ లీనియర్ సర్క్యూట్ కావచ్చు దానిలో ఎక్కడైనా ఒక ఐడియల్ కరెంట్ సోర్స్ I0 విలువ తో అనుసంధానం చేయబడి ఉంది ఇప్పుడు ఇది సిరీస్ లోని రెండు ఒకే కరెంట్ సోర్స్లకు సమానమని స్పష్టమైంది వాస్తవానికి ఒకే విలువలను కలిగి ఉంటే తప్ప సాధారణంగా కరెంట్ సోర్స్ లను సిరీస్ లో కనెక్ట్ చేయలేము అవి ఒకే విలువ లను కలిగి ఉంటే వాటి సిరీస్ కలయిక ఒకే కరెంట్ సోర్స్ కి సమానం అవుతుంది మీరు సిరీస్ లో రెండు I0 కరెంట్ సోర్స్ లను కలిగి ఉంటే అది ఒకే సోర్స్ I0 ని సిరీస్లో కలిగి ఉండటానికి సమానం ఇక్కడ విషయం ఏమిటంటే ఈ మధ్య లో ఉండే నోడ్ ని పరిగణిస్తే దీనిలోకి ప్రవహించే కరెంటు I0 మరియు దీని నుంచి బయటకు వెళ్లే కరెంటు I0 ఈ నోడ్ నుంచి బయటకి ఏదన్నా వైర్ అనుసంధానం చేయబడితే కిర్చాఫ్ కరెంట్ లాKirchhoff's current law ఆధారంగా దానిలో ప్రవహించే కరెంట్ ఖచ్చితంగా సున్నా అవుతుంది ఇది I0 అది I0 కాబట్టి 0 ఉండాలి దీని నుంచి తెలుసుకోవాల్సింది ఐడియల్ కరెంట్ సోర్స్ దాని వద్ద ఉన్న ఓల్టేజ్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకే కరెంటు ఇస్తుంది దీనిని సర్క్యూట్లో ఏదైనా నోడ్ కి అనుసంధానం చేద్దాం ఇక్కడ ఒక నోడ్ ఉంది దీనికి అనుసంధానం చేద్దాం మరియు దీనిలో కరెంట్ విలువ సున్నా ఈ నోడ్ కి చాలా కనెక్షన్లు ఉన్నాయి ఈ కనెక్షన్ ఇచ్చే ముందే ఆ నోడ్ వద్ద మొత్తం కరెంట్ విలువ సున్నా ఇది సున్నా కరెంట్ ని కలుపుతుంది ఇది ఆ నోడ్ వద్ద ఉన్న కిర్చాఫ్ కరెంట్ లా సమీకరణానికి ఎటువంటి మార్పు చేయదు మీరు మిగిలిన సర్క్యూట్కు భంగం కలిగించకుండా ఈ కనెక్షన్ ను ఇవ్వవచ్చు సంగ్రహంగా చెప్పాలంటే మనకు సర్క్యూట్లో ఒక ఐడియల్ కరెంట్ సోర్స్ ఉంటే అనగా ఒకే విలువ కలిగిన రెండు ఐడియల్ కరెంట్ సోర్స్లు సిరీస్ లో కలపబడి ఉంటే వాటి మధ్య బిందువు నుంచి సర్క్యూట్ లోని ఏదైనా నోడ్ కి కనెక్ట్ చేయవచ్చు ఎందుకంటే దానిలో ప్రవహించే కరెంట్ 0 ఈ రెండు ప్రవాహాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది సున్నా కరెంట్ను ప్రవహింపచేస్తుంది ఇది సర్క్యూట్లోని ఇతర నోడ్లపై ప్రభావం కలిగించదు ఈ కరెంట్ సోర్స్ వాటి వద్ద ఏ ఓల్టేజ్తో అయినా పనిచేయగలవు ఇదే ఐడియల్ కరెంట్ సోర్స్ యొక్క అర్థం మీరు దీన్ని వేరే నోడ్కి కనెక్ట్ చేసి కరెంట్ సోర్స్లో ఓల్టేజ్ని మార్చినా ఏమీ కాదు ఇది కరెంట్ సోర్స్ను విభజించడం అని అంటాము మీరు ఒక ఐడియల్ కరెంట్ సోర్స్ ను సిరీస్లో ఒకేలా ఉండే రెండు కరెంట్ సోర్స్ లాగా భావించవచ్చు సర్క్యూట్లోని ఏదైనా నోడ్ కి వీటి మధ్య బిందువును కనెక్ట్ చేయవచ్చు దీని వల్ల ఉపయోగం ఏమిటి మనం ఒక సర్క్యూట్ తీసుకుందాం దీనిని రిఫరెన్స్ నోడ్ అనుకుందాం ఇక్కడ ఇలా ఒక కరెంట్ సోర్స్ ఉంది నేను దీనిని సిరీస్ లో ఉన్న రెండు సోర్సులు గా విభజిస్తాను నేను దీనిని ఏదైనా ఒక నోడ్ కి అనగా రిఫరెన్స్ నోడ్ కి అనుసంధానం చేస్తాను నేను ఈ సర్క్యూట్ ని మరలా ఇలా గీస్తాను ఇక్కడ 1 మరియు 2 అనే రెండు పాయింట్ లను గుర్తిస్తాను పాయింట్ 1 మరియు రిఫరెన్స్ నోడ్ కి మధ్యలో కరెంటు సోర్స్ I0 ఉంది అలాగే పాయింట్ 2 నుండి రిఫరెన్స్ నోడ్ కి I0 కరెంటు సోర్స్ ఉంది ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి ఈ సర్క్యూట్ లో రెండు నోడ్ల మధ్య కరెంట్ సోర్స్ ఉంది వీటిలో ఏ ఒక్క నోడ్ రెఫరెన్స్ నోడ్ కాదు దీనిలో మాకు రెండు కరెంట్ సోర్స్లు ఉన్నాయి అయితే ఈ కరెంట్ సోర్స్ యొక్క టెర్మినల్ ఒకటి రిఫరెన్స్ నోడ్కు కనెక్ట్ చేయబడింది ఇక్కడ సోర్స్ని రిఫరెన్స్ నోడ్కు కనెక్ట్ చేసిన సందర్భాలలో సర్క్యూట్లను విశ్లేషించడం సులభం దీనిని నిరూపించడానికి నేను ఎటువంటి ఉదాహరణలు ఇవ్వడం లేదు నేను చెప్పిన దానిని ప్రామాణికంగా తీసుకోండి ఇటువంటి సర్క్యూట్ లను విశ్లేషణ చేయడం సులభం అందుకనే కరెంట్ సోర్స్ లను విభజించడం ఉపయోగకరం అవుతుంది ఈ అంశాన్ని వివరించడానికి నేను క్రితం నోడల్ విశ్లేషణ చేసినప్పుడు తీసుకున్న ఉదాహరణ చూద్దాం ఇక్కడ సర్క్యూట్లో I1 I 3 మరియు R 1 1 R 1 2 R 2 2 R 2 3 R 3 3 ఉన్నాయి ఖచ్చితంగా ఇదే సర్క్యూట్ కాకపోయినా ఇలాంటి సర్క్యూట్ల గురించే చర్చించాను ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది దాని యొక్క టెర్మినల్స్ రెఫరెన్స్ నోడ్కు కనెక్ట్ కానప్పుడు దానిని ఫ్లోటింగ్ కరెంట్ సోర్స్ అని పిలుస్తారు ఇక్కడ రిఫరెన్స్ నోడ్ ఉంది ఇక్కడ నోడల్ సమీకరణాలు రాయండి నేను సమీకరణాలు రాస్తాను మీ అభ్యాసం కోసం మీరు వాటిని రాసి ఈ సమీకరణాలతో సరిపోల్చండి ఇక్కడ నోడ్ 1 2 మరియు 3 లను గుర్తించండి G11G12 G12 0 G12 G12 G22G 23 G23 0 G23 G33 G23 V 1 V 2 V 3 నోడ్ 1 లోకి నెట్టబడే మొత్తం కరెంట్ I 1 I0 నోడ్ 2 లోకి నెట్టబడే మొత్తం కరెంట్ 0 నోడ్ 3 లోకి నెట్టబడే మొత్తం కరెంట్ I 3 I0 సమానం అవుతుంది ఈ సర్క్యూట్ లో కరెంటు విభజన చేసి చూద్దాం నేను దీనిని చెరిపివేస్తాను మరియు సిరీస్ లో I0 మరియు I0 అనే రెండు ఒకేలాంటి కరెంట్ సోర్స్లను కనెక్ట్ చేస్తాను వీటి మధ్య నోడ్ ను రిఫరెన్స్ నోడ్కు కనెక్ట్ చేస్తాను నేను ఇలా చేయడం ఉపయోగపడుతుందని చెప్పాను ఈ కరెంట్ సోర్స్ ఈ నోడ్ మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య ఉంది కనుక ఇది దీనికి సమాంతరంగా ఉంది కాబట్టి I1 I0 వస్తుంది అలాగే ఇది నోడ్ 3 మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య ఉంది మరియు I3 కి వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి కరెంట్ I3 I0 వస్తుంది మిగిలిన సర్క్యూట్ అంతా అలానే ఉంటుంది సర్క్యూట్ లోని కండక్టెన్స్ లో ఎటువంటి మార్పు లేదు అవి మునుపటిలా అలాగే ఉన్నాయి ఇవి నోడ్ 1 2 3 మరియు ఇది రిఫరెన్స్ నోడ్ ఎడమ చేతి వైపు ఉన్న కండక్టెన్స్ మ్యాట్రిక్స్ సమీకరణం అలాగే ఉంటుంది మునుపటి కేసు నుండి నేను దానిని కాపీ చేస్తాను నేను కేవలం కరెంట్ సోర్స్ లను మాత్రమే మార్చాను ఇక్కడ మనకు మూడు కరెంట్ సోర్స్ బదులుగా రెండు ఉన్నాయి కుడి చేతి వైపు ఉన్న వెక్టర్ యొక్క మొదటి అడ్డు వరుసలో నోడ్ 1 లోకి నెట్టబడే మొత్తం కరెంట్ I1 I0 ఉంది నోడ్ 2 లో కరెంట్ 0 నోడ్ 3 లోకి నెట్టబడే మొత్తం కరెంట్ I3 I0 మీరు ఇక్కడికి తిరిగి వెళ్లినట్లయితే ఇవి అదే సమీకరణాలు అని గమనించవచ్చు స్ప్లిట్ కరెంట్ సోర్స్లతో ఉన్న సర్క్యూట్ యొక్క పరిష్కారం మరియు మరొక నోడ్కు కనెక్ట్ చేయబడిన స్ప్లిట్ పాయింట్ ఉన్న అసలైన సర్క్యూట్ యొక్క పరిష్కారం సమానంగా ఉంటాయి ఎందుకంటే ఈ సమీకరణాలు ఒకే విధంగా ఉన్నాయి నేను చెప్పే విషయం మీకు ఏదైనా రెండు నోడ్ల మధ్య కరెంట్ సోర్స్ కనెక్ట్ అయినప్పుడు మీరు దీనిని ఆ రెండు కరెంట్ సోర్స్ లు సిరీస్ గా ఉన్నాయని భావించవచ్చు మరియు వాటి మధ్య బిందువును సర్క్యూట్లోని ఏ ఇతర నోడ్తోనైనా పరిష్కారాన్ని మార్చకుండా కనెక్ట్ చేయండి ఇప్పుడు ఈ సందర్భంలో నేను దానిని రిఫరెన్స్ నోడ్కి జత చేశాను సాధారణంగా సర్క్యూట్ విశ్లేషణను సులభతరం చేయడానికి ఇలా చేశాను కానీ అది ఏ ఇతర నోడ్ తో అయినా ముడిపడి ఉండవచ్చు మీరు దీనిని ఈ సర్క్యూట్తో కూడా ప్రయత్నించవచ్చు మీరు దానిని ఏ ఇతర నోడ్తో నైనా కనెక్ట్ చేయవచ్చు మరియు సమీకరణాలు సరిగ్గా అలాగే వస్తాయి అంటే పరిష్కారాలు అలాగే ఉన్నప్పుడు సర్క్యూట్లో ఏమీ మారలేదని అర్థం